కాబట్టి ఇప్పుడు మనం మాక్స్వెల్ Maxwell's ఈక్వేషన్స్ అని పిలవబడే వాటికి పరిశీలిద్దాం కాబట్టి రెజిమ్ అంటే ఏమిటి విభిన్న సెట్టింగ్ల కోసం ఈ విభిన్న రకాల నియమాలు మరియు అవన్నియు మాక్స్వెల్ ఈక్వేషన్స్ అవుతాయి కానీ పరిస్థితిని బట్టి మనం వారికి ప్రత్యేకత ఇవ్వగలము కాబట్టి ఆ ప్రత్యేక కేసులు ఏమిటి వాటిని వివిధ రిజీమ్లు అంటారు కాబట్టి మీరు ఒక విషయం గమనించండి మనం ఎగువ నుండి ప్రారంభిద్దాం మాక్స్వెల్ ఈక్వేషన్స్ స్పేస్ డెరివేటివ్ మరియు టైమ్ డెరివేటివ్ కలిగి ఉంటాయనే నిబంధనలు ఉన్నాయి ఆ పదాలు ∇ X E మనం ఈ పార్శియల్ డెరివేటివ్ ను తెరిస్తే మనకు ddx లాంటివి ఉంటాయి మరియు వాటికి టైమ్ డెరివేటివ్ వంటి పదాలు కూడా ఉన్నాయి కాబట్టి స్పేస్లో ఒక డెరివేటివ్ ఉంది మరియు టైముకు ఒక డెరివేటివ్ ఉంటుంది కాబట్టి మీరు చేయగలిగే సరళమైన విషయం ఏమిటంటే ఈ రెండు డెరివేటివ్ల సాపేక్ష బరువు ఏమిటో తెలుసుకోవడం ఒకటి మరొక దాని కంటే పెద్దదిగా ఉంటే మనం చిన్నదాన్ని విస్మరిస్తాము అవి పోల్చదగినవి అయితే మనం రెండింటినీ తప్పక ఉంచాలి మరియు ఇది ప్రాథమిక ఆలోచన అవుతుంది కాబట్టి మాక్స్వెల్ ఈక్వేషన్ల గురించి మరొక విషయం ఏమిటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్ గురించి మీరు మీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో మళ్లీ విన్నారని మీరందరూ బౌండరీ కండీషన్స్ అనే పదాన్ని విని ఉంటారు బౌండరీలోని ఫీల్డ్ ద్వారా కొన్ని బౌండరీ కండీషన్స్ సంతృప్తి పరచబడాలి మరియు మనం వాటిని చూస్తాము కానీ మళ్లీ బౌండరీ కండీషన్ వెనుక ఉన్న ఒక స్పష్టమైన ఆలోచన ఏమిటంటే మనం ఇక్కడ ఒక వస్తువును అనుమతించినట్లయితే ఈ వస్తువు చుట్టూ ప్రవహించే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పరిమాణం L అని చెప్పి అది ఈ బౌండరీ కండీషన్స్ సంతృప్తిపరచాలి దాని చుట్టూ బెండ్ ఉంటుంది దాని చుట్టూ ఉన్న ట్విస్ట్ లేనప్పటికీ అది ప్రవర్తించదు కాబట్టి ఉదాహరణకు మనం ఈ దిశను x గా తీసుకుందాం కాబట్టి మళ్లీ చాలా అకారణంగా L సైజు యొక్క వస్తువు కోసం అడిగితే ఈ కోఆర్డినేట్ x తో పాటు ఫీల్డ్ యొక్క ఈ మార్పు రేటు ఎంత అని మీరు అనుకుంటున్నారు అది ఎలా ఉంటుంది L కి సంబంధించి మీరు దాని సంబంధాన్ని ఎలా వ్రాస్తారు మీకు తెలియకపోతే మీరు మ్యాక్స్వెల్ ఈక్వేషన్లను అకారణంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇది L కి అనులోమానుపాతంలో ఉండాలా లేదా L కి విలోమానుపాతంలో ఉండాలా x వెంట ఫీల్డ్ మార్పు రేటును అడుగుతున్నాము మీ సహజమైన అవగాహన ఏమిటి మీకు 1L కి అనులోమానుపాతంలో రెండు ఎంపికలు ఉంటే మీరు ఏమనుకుంటున్నారు 1L కి అనులోమానుపాతంలో ఎందుకంటే ఇది 1L కి అనులోమానుపాతంలో ఉందని మనం చెప్తున్నాము L చాలా పెద్దదిగా ఉన్న కేసు గురించి ఆలోచించండి అయితే అది చాలా పెద్దది అయితే ఇన్ఫినిటీ అని కూడా అనుకుందాం అప్పుడు x దిశలో ఎలాంటి వైవిధ్యం లేదు అప్పుడు ఈ వస్తువు ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది కాబట్టి ఫీల్డ్ L చుట్టూ బెండ్ ఏమీ లేదు కాబట్టి చాలా పెద్దది కాబట్టి మనం ddx అని చెబితే 1L → 0 కి మొగ్గు చూపుతామని ఆ ఫీల్డ్ మారాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ దిశలో మార్పు లేదు మరోవైపు L చాలా చిన్నగా ఉంటే ఫీల్డ్ దాని చుట్టూ బెండ్ ఉంటుంది కాబట్టి ఫీల్డ్ చిన్నది ఉంటే వస్తువు కూడా చిన్నదిగా అవుతుంది ఎక్కువగా ఉంటే ఈ ఫీల్డ్ యొక్క వంపుగా ఉంటుంది కాబట్టి ఇది కేవలం సహజమైనది కనుక ddx ∝ 1L ఇది ఒక వైపు అంటే స్పేస్ డెరివేటివ్ మనం చూస్తున్న మరో విషయం టైమ్ డెరివేటివ్ మీరందరూ సిస్టమ్స్లో సిగ్నల్స్ వంటి వాటిలో చూశారు కాబట్టి మనం ఈక్వేషన్ల లీనియర్ సిస్టమ్ను చూస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ టైమ్ని అధ్యయనం చేయడానికి అత్యంత అనుకూలమైన మార్గం ఏమిటి ఫోరియర్ ట్రాన్సఫర్మేషన్ దానికి ముందు ప్రతిదాన్ని ఫేజార్ పరంగా jt ప్రాతినిధ్యం వహిస్తుంది సిస్టమ్ యొక్క రెస్పాన్స్ను e jt గా అర్థం చేసుకుంటాము కాబట్టి ఇక్కడ మనం e jt తీసుకోవచ్చు కాబట్టి మనం టైమ్ం డెరివేటివ్ తీసుకున్నప్పుడు e jt పొందుతాము మనం ఏమి పోందుతాము కాబట్టి మనం ddt అవి చెబితే మనం ఏమి పొందాలి j కాబట్టి j స్థిరంగా ఉంటుంది మనం ను పోందుతాము మరియు తరంగదైర్ఘ్యం పరంగా పోందుతాము విద్యార్థి C c అన్ని స్థిరాంకాలను మర్చిపోండి కాబట్టి ఈ రెండు పదాల మధ్య సంబంధంలో అన్ని చర్యలు జరుగుతున్నాయి కాబట్టి మన దగ్గర 1L కి అనులోమానుపాతంలో ఉన్న స్పేస్ డెరివేటివ్ ఉంది మన దగ్గర టైమ్ డెరివేటివ్ ఉంది అది కూడా 1 కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇవి రెండు పూర్తి పదాలు ఉదాహరణకు దీనిని గుర్తుంచుకోవడం మనం ఈ ఈక్వేషన్ ∇ X E dBdt ఇది ఈక్వేషన్లలో ఒకటి కాబట్టి ఈ రెండు పదాల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంది మరియు ఎవరు గెలుస్తారనేలా ఉంటుంది కాబట్టి L మరియు మధ్య సాపేక్ష విధమైన నిష్పత్తి ఆధారంగా ఈ మూడు భౌతిక విధానాలు జరుగుతాయి కాబట్టి ఉదాహరణకు ఈ L అయితే అంటే మనం ఏమి చెప్పగలము కాబట్టి చాలా పెద్దదిగా ఉంటే ఈ పదానికి ఏమి జరుగుతుంది 1 చాలా చిన్నదిగా అవుతుంది కాబట్టి ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ల టైమ్ భాగాన్ని మనం విస్మరించవచ్చు కాబట్టి ఈ భాగం చాలా చిన్నదిగా మారుతుంది మరియు ఈ భాగం విస్మరించబడుతుంది కాబట్టి టైమ్ పై ఆధారపడకపోతే ఆ రకమైన ఈక్వేషన్లను ఏమని పిలుస్తాము మనం వాటిని పాఠశాలలో చదువుకున్నాము డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ వాటికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది స్టాటిక్స్ ఎందుకంటే టైమ్ పై ఆధారపడటం లేదు మనం వాటిని ఎలెక్ట్రోస్టాటిక్ మాగ్నెటో స్టాటిక్స్ అని పిలుస్తాము సాధారణంగా వాటిని స్టాటిక్స్ అని పిలుస్తాము మరియు మనకు టైమ్ నిబంధనలు లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్పేస్ డెరివేటివ్ మాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్పేస్ డెరివేటివ్ని కలపడం లేదు ఎందుకంటే వాటిని టైమ్ డెరివేటివ్ ద్వారా కలపడం జరుగుతోంది కాబట్టి ఈ స్టాటిక్స్ అవి సమీకరించబడని ఈక్వేషన్ల వ్యవస్థ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి దాని స్వంత కథ ఉంది మాగ్నెటిక్ ఫీల్డ్కి దాని స్వంత కథ ఉంది కాబట్టి మనం వాటిని ఎలక్ట్రోస్టాటిక్స్ మరియు మాగ్నెటోస్టాటిక్స్ అనే పదాలను విన్నాం మనకు ఎలక్ట్రోమాగ్నెటో స్టాటిక్స్ అని లేదు కాబట్టి ఇవి జతచేయబడలేదు ఇప్పుడు ఈ కేసు లో ఈ రెండు డెరివేటివ్ పదాలను పోల్చవచ్చు కాబట్టి దానిని మిడ్ ఫ్రీక్వెన్సీ అంటారు కాబట్టి ఈ మధ్య ఫ్రీక్వెన్సీ పరిధి నుంచి తప్పించుకోలేము మనం స్పేస్ డెరివేటివ్ మరియు టైమ్ డెరివేటివ్ రెండింటినీ ఉపయోగించాలి ఒక పదం తక్కువగా ఉన్నందున గణాంకాలు సులభంగా ఉంటాయని మీరు ఊహించవచ్చు మిడ్ ఫ్రీక్వెన్సీని నిర్వహించడం కష్టంగా ఉంటుంది అందుకే మనం ఈ రెండు డెరివేటివ్లను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ కోర్సు లో మనం ఎక్కువగా మిడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉండే కష్టమైన భాగంపై దృష్టి పెడుతుంది కాబట్టి ఇక్కడ మీరు కపుల్డ్ ఈక్వేషన్లను పొందవచ్చు మరొక విషయం ఏమిటంటే ఈ ఈక్వేషన్లను మీరు ముందు స్లైడ్లలో చూసినట్లుగా మనం ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్లను చూసి కలిపినప్పుడు వేవ్స్ బయటకు వస్తాయి కాబట్టి మిడ్ ఫ్రీక్వెన్సీ శ్రేణిలో వేవ్ లాంటి పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి అది మళ్లీ మనం చూసే విషయం కాబట్టి అవి వేవ్ గా ఉండే అవకాశం ఉంది మరియు మీ సెల్ ఫోన్ బేస్ స్టేషన్కు సిగ్నల్ పంపగలుగుతుంది మరియు సూర్యుడి నుండి మనకు కాంతి వస్తుంది ఎందుకంటే ఈ వేవ్స్ అన్ని ప్రయాణించగలవు మరోవైపు మీరు స్టాటిక్స్లోని పరిష్కారాలను చూస్తే అవి మృదువైన పరిష్కారాలుగా వేవ్ గా ఉండవు లాప్లేస్ ఈక్వేషన్ పాయిసన్ ఈక్వేషన్Poisson's equation మృదువైనట్లుగా అవి వేవ్లు కావు కాబట్టి అవి మిడ్ ఫ్రీక్వెన్సీ పరిధికి సంబంధించి తక్కువ రేంజ్ చివరగా మూడవ రిగైమ్ అంటే వస్తువు పరిమాణం వేవ్లెన్త్ కంటే చాలా పెద్దది కాబట్టి అటువంటి పరిస్థితి తలెత్తడాన్ని మీరు ఎక్కడ చూశారో ఎవరైనా నాకు చెప్పగలరా ఇది చాలా సాధారణ కాంతి సరియైనదా విద్యార్థి అవును కాబట్టి ఉదాహరణకు కాంతిలో మనం ప్రస్తుతం చూస్తున్న కాంతి వేవ్లెన్త్ ఎంత 500 నానోమీటర్లు మన రోజువారీ వస్తువుల పరిమాణం ఎంత ఉందో చెప్పండి సెంటీమీటర్ల మీటర్ల క్రమంలో నా ఉద్దేశ్యం మైక్రోన్ కంటే మనం చాలా తక్కువగా చూడలేము మనకు మైక్రోస్కోప్ కూడా అవసరం కాబట్టి అక్కడ వేవ్లెన్త్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ సైజు చాలా పెద్దదిగా ఉన్నందున ఆబ్జెక్ట్ అంటే ఫీల్డ్ మారదు లేదా ఒక వస్తువు చుట్టూ మారాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే ఇది ఆప్టిక్స్ యొక్క రిగైమ్ మరియు మీరు రే వంటి పరిష్కారాలను సరిగ్గా పొందుతారు కాబట్టి మనం ఈ కోర్సులో ఎక్కువగా స్టాటిక్ కేసు మరియు రే ఆప్టిక్స్ కేసు రెండింటికి మధ్య ఫ్రీక్వెన్సీ శ్రేణిపై దృష్టి పెడతాము ఈ ఊహను ఉపయోగించుకునే ప్రత్యేక సిద్ధాంతం ఉంది కాబట్టి మీరు ఈ రెండు అంచనాలను ఉపయోగిస్తే మీరు మ్యాధమాటిక్స్ని కొంచెం సరళీకృతం చేయవచ్చు మీకు మిడ్ ఫ్రీక్వెన్సీకి అవసరమైన అన్ని హెవీవెయిట్ మెషినరీలను ఉపయోగించాల్సిన అవసరం లేదు మరోవైపు మీరు మిడ్ ఫ్రీక్వెన్సీ పద్ధతులను అర్థం చేసుకుంటే ఇతర పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా సులభం ఎందుకనగా అవి సరళంగా ఉన్నందున కాబట్టి ఈ కోర్సులో మనం ఈ మధ్య ఫ్రీక్వెన్సీ పద్ధతులపై దృష్టి పెడతాము ఇప్పటివరకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా దీనిపై మీకు ఇప్పటి వరకు ఇది స్పష్టంగా ఉండాలి